మనం ఇప్పటివరకు ఏమి చేసాము విల్సన్ సోమెర్ఫెల్డ్ క్వాంటం కండిషన్ లను చూసాము మరియు కొన్ని ఫలితాలు లభించాయి ముఖ్యంగా క్వాంటం మెకానిక్స్ ఫలితాలను ఊహించడానికి మరియు పొందటానికి దారితీసే కరస్పాండెన్స్ సూత్రాన్ని కూడా మనం చాలా వివరంగా చర్చించాము క్వాంటం మెకానిక్స్ ఫలితాలను విశ్లేషించాము నా ఉద్దేశం క్వాంటం సంఖ్య n చిన్నది అని అర్థం శాస్త్రీయ ఫలితాల నుండి n అనంతం వరకు మరియు మనం కొన్ని సమాధానాలను పొందవచ్చు క్వాంటం మెకానిక్స్ పూర్తి కాదని ప్రశ్నలు తలెత్తుతాయి క్వాంటం లెక్కలను ఎలా చేయాలో మనకు తెలియదు మరియు అక్కడే హైసెన్బర్గ్ వచ్చి తన మొదటి కాగితాన్ని ఇచ్చారు దీనిని హైసెన్బర్గ్ యొక్క మాయా కాగితం అని కూడా పిలుస్తారు నేను ఆ సూచనను ఇస్తాను నేను దానిని ఫోరమ్లో అప్లోడ్ చేస్తాను మరియు మీరు దీన్ని చదవగలరు మీరు ఒక క్వాంటం వ్యవస్థను వివరించాలనుకుంటే శాస్త్రీయ భౌతిక శాస్త్రాన్ని సూచించవద్దు ఈ అదనపు వాటిని ప్రయత్నించవద్దు కానీ క్వాంటం మెకానిక్స్ విషయాలను నేరుగా లెక్కించండి కాబట్టి ఈ రోజు క్వాంటం మెకానిక్స్ పై హైసెన్బర్గ్ యొక్క కాగితం చర్చించబడుతుంది మరియు మొత్తం సిద్ధాంతం క్వాంటం వర్షన్తో రావడానికి అతను కరస్పాండెన్స్ సూత్రాన్ని ఎలా ఉపయోగించారో చూద్దాం కాబట్టి ఏమి జరుగుతుందో చూద్దాం కాబట్టి అణువు ప్రసరించేటప్పుడు మనం చూసినది అంటే సాధారణ క్వాంటం మెకానిక్స్ వ్యవస్థసాధారణ హార్మోనిక్ కదలికను ప్రదర్శిస్తుందని అనుకుందాం దీని ప్రకారం ఇది ప్రసరిస్తుంది అప్పుడు దీనికి కొంత గుణకం లేదా యాంప్లిట్యూడ్ Ceiτnt ఉందని నేను చెబుతాను కదలిక చూడడానికి ఈ విధంగా ఉంటుంది మరియు సాధారణ కదలిక వచ్చి సమ్మేషన్ ఓవర్ టౌ కి సమానం అవుతుంది అయితే nఅనేది ఫ్రీక్వెన్సీ ∂E∂J అనేది n వ స్థాయికి అనుగుణంగా ఉంటుంది హైసెన్బర్గ్ ఒక ప్రశ్నను అడిగారు ఎలక్ట్రాన్ యొక్క పథాన్ని లేదా అణువులో ప్రసరించే క్వాంటం కణం మనం నిజంగా చూస్తామా మరియు జవాబు వచ్చి కాదు ఎలక్ట్రాన్ కదిలే సిద్ధాంతం నాకు తెలియదు కనుక మనం గమనించని విషయాల గురించి మాట్లాడటం సరైనది కాదు మరియు అతని మొదటి ప్రతిపాదన ఒకటి మనం గమనించే పరిమాణాల పరంగా క్వాంటం సిద్ధాంతాన్ని రూపొందించడం చారిత్రాత్మకంగా ఈ ఆలోచన చారిత్రాత్మకంగా ఐన్స్టీన్ సెమినార్లో చేసిన వ్యాఖ్య ద్వారా ప్రేరణ పొందింది కాబట్టి అణు వ్యవస్థలో మనం గమనించే పరిమాణాల పరంగా క్వాంటం సిద్ధాంతాన్ని రూపొందించండి మరియు సాధ్యమైనంతవరకు శాస్త్రీయతకు దగ్గరగా ఉండి కనీస మార్పులు చేయమని ఆయన చెప్పారు కాబట్టి అతను ప్రతిపాదించినది నేను క్వాంటంలో క్లాసికల్ మధ్య ముందుకు వెనుకకు వెళ్ళబోతున్నాను శాస్త్రీయంగా మనకు x Ceiτωt కి సమానం ఇక్కడ ఇవి యాంప్లిట్యూడ్ లు ఇది x మరియు ఇది రియల్ కనుక ఇది ఏమి సూచిస్తుంది అంటే Cఅనేది C కి సమానం అని మనం దానిని ఎలా చూస్తాము దానిని చూడాలంటే x τ ∞Ceiτωt గా వ్రాయండి నేను దీనిని τ0CeiτωtC τe iτωt గా వ్రాయగలను ఎందుకంటే ఇప్పుడు ఇది ప్లస్ మరియు మైనస్ రెండింటినీ కవర్ చేస్తుంది మరియు ఇది రియల్ కావాలంటే నాకు C C τ ఉండాలి అంతే కాదు నేను అలా చేసి రాస్తే ఇప్పుడు C రియల్ అని భావిస్తే అప్పుడు నాకు xtτ02Ccosτωnt ఉంటుంది కనుక cosτωn యొక్క రియల్ తీసుకుంటే కదలిక యొక్క యాంప్లిట్యూడ్ వచ్చి 2Cఅవుతుంది శాస్త్రీయ ఫలితాన్ని ఇలా వ్రాయండి హైసెన్బర్గ్ ప్రతిపాదించిన సంబంధిత క్వాంటం యాంత్రిక ఫలితాన్ని చూద్దాం కాబట్టి మళ్లీ క్లాసికల్ xtCeiτωt C C τ x యాంత్రికంగా రియల్ క్వాంటం మనం x ని చూడలేము అంటే నేను పథాన్ని గమనించను అందువలన హైసెన్బర్గ్ ప్రతిపాదించినది సంబంధిత C మరియు ఫ్రీక్వెన్సీ τωn సేకరణ ద్వారా x ను సూచించండి అది క్వాంటం యాంత్రికంగా C యదార్ధంగా Cnn τ తప్ప మరొకటి కాదు ఇది n నుండి n τ స్థాయికి పరివర్తనకు అనుగుణంగా ఉండే యాంప్లిట్యూడ్ మరియు τωn అనేదిω n నుండి n τ పరివర్తనకు అనుగుణంగా ఉంటుంది ఇది En En τ ℏ కు సమానం కనుక నేను క్వాంటం యాంత్రికంగా x ని రాయను x ను వ్రాయవద్దు కానీ దాని ప్రాతినిధ్యాన్ని తీసుకోండి మరియు మనం ప్రదర్శనను ఎలా తీసుకుంటున్నాము కనుక x ఇచ్చినట్లయితే అది Cnn τ చే సూచించబడుతుంది మరియు నేను ఇచ్చిన సంబంధిత ఫ్రీక్వెన్సీ nn τ అవి ఏమిటి మరియు అన్ని n లను లను ఈ విధంగా సూచిస్తారు కాబట్టి ఇది సరిగ్గా సంఖ్యల సమాహారం అవుతుంది మరియు మీరు ఎలా సూచిస్తారు పరిశీలించదగినవి ఎలా ఉన్నాయి ఎందుకంటే అతను పరిశీలించదగిన పరంగా సిద్ధాంతాన్ని రూపొందించాడని నేను ముందే చెప్పాను కాబట్టి అవి పరిశీలించదగినవా nn τ గమనించదగినది ఎందుకంటే ఇది రేడియేషన్ యొక్క ఫ్రీక్వెన్సీ అని నేను చూస్తున్నాను మరియు 2Cnn τ అనేది యాంప్లిట్యూడ్ మరియు అందువలన Cnn τ2 ఇంటెన్సిటీ కి అనులోమానుపాతంలో ఉంటుంది కనుక మనం వ్యవస్థ యొక్క క్వాంటం స్వభావాన్ని సూచించే 2 పరిమాణాలు nn τ మరియు Cnn τ ను ప్రతిపాదిస్తున్నాము ఇది కైనమాటిక్స్ స్థాయిలో మార్చబడిందని గమనించాలి అంటే కైనెటిక్స్ నిర్ణయించబడలేదు మనం కేవలం కైనమాటిక్ గా సెట్ చేసాము ఈ విధంగా మనం పరిమాణాలను సూచించబోతున్నాము సంబంధిత వేగం గురించి ఏమిటి సంబంధిత వేగం v అనేది xt తప్ప మరేమీ కాదు ఇది ddtx inn τCnn τ ద్వారా సూచించబడుతుంది మరియు సంబంధిత ఫ్రీక్వెన్సీ వచ్చి nn τ నేను ఈ కారకాన్ని ఎలా పొందగలను ఈ కారకం ఏమిటంటే శాస్త్రీయంగా ఏమి జరిగిందో మళ్ళీ వివరిస్తాను మనకు xt∑Ceiτωt ఉంది దాని డెరివేటివ్ xtiωτCeiτωt మరియు ఇది ఈ మొత్తం విషయం ద్వారా భర్తీ చేయబడుతోంది కనుక శాస్త్రీయత తో సంబంధంగా చేస్తున్నాము కానీ ఇప్పుడు కదలిక యొక్క ఏదైనా ఫోరియర్ భాగం n వ నుండి n τ స్థాయికి పరివర్తనకు అనుగుణమైన సంఖ్యతో భర్తీ చేయబడుతోంది కాబట్టి మనకు x యొక్క ప్రాతినిధ్యం ఉంది ఇది Cnn τ సంఖ్యల సేకరణ మరియు సంబంధిత ఫ్రీక్వెన్సీ nn τ ఇది En En τℏ కు సమానం |Cnn τ |2 అనేది ఫ్రీక్వెన్సీ nn τ వద్ద రేడియేషన్ యొక్క ఇంటెన్సిటీ అనులోమానుపాతంలో సంక్రమణకు సంబంధించినది కాబట్టి ఇది కైనెమాటిక్ మార్పు అని సూచించబడింది మరియు అన్ని ఇతర యాంత్రిక వేరియబుల్స్ ని చరరాశులను లెక్కించవచ్చు ఉదాహరణకు v అనేది inn τCnn τ మరియు nn τ ద్వారా సూచించబడినదని మనం చెప్పినట్లే మరియు ఇది వస్తుంది ఎందుకంటే మనం రాయబోతున్నాము కాబట్టి కనుక టైం డిపెండెన్సు Cnn τ ను Cnn τeinn τt గా వ్రాస్తాను ఇది శాస్త్రీయ ఫలితం నుండి నేరుగా తీసుకోబడినది మరియు అందువల్ల డెరివేటివ్ తీసుకొని నేను v ని వ్రాయగలను అదేవిధంగా నేను యాంగులర్ మొమెంటం లేదా ఏమైనా వ్రాయగలను తదుపరి ప్రశ్న ఏమిటంటేఈ పరిమాణాలను మనం ఎలా గుణించాలి ఎలా కూడాలి మరియు ఎలా తీసివేయాలి సంక్షిప్తంగా మనం ఈ పరిమాణాలపై బీజగణిత కార్యకలాపాలను ఎలా చేస్తాము మరియు దాని కోసం హైసెన్బర్గ్ ఫ్రీక్వెన్సీలు ఎలా కలిసిపోతాయో మార్గనిర్దేశం చేస్తారు కాబట్టి మొదటి ప్రశ్న రెండు పరిమాణాలను జోడించండి నేను x1 x2 ను జోడించాలనుకుంటున్నాను ఇది వ్యవకలనాన్ని కూడా చూసుకుంటుంది ఇది Cnn m ద్వారా సూచించబడుతుంది తరువాత మొదటి పరిమాణం ప్లస్ రెండవ పరిమాణానికి Cnn mమరియు సంబంధిత ఫ్రీక్వెన్సీ nn m ఫ్రీక్వెన్సీ ఏమిటంటే నేను ఉంచే వాటితో సమానంగా ఉండాలి నేను జోడించడం మరియు వ్యవకలనం గమనించాను మరింత ముఖ్యమైనది గుణకారం నాకు రెండు పరిమాణాలు X మరియు Y ఉన్నాయని అనుకుందాం ఇప్పుడు ఇవి ఈ సంఖ్యల ద్వారా సూచించబడతాయి Cn దీనిని n n τ అని సూచిస్తాము మరియు ఒమేగా n n τ మరియు ఇది Dnn τ nn τచే సూచించబడుతుంది ఈ రెండింటినీ నేను ఎలా కలపాలి కాబట్టి కరెస్పాండన్స్ సూత్రాన్ని ఉపయోగించి శాస్త్రీయ పరిమితిలో మనకు ఏమి ఉంది అది x ∑Ceiτωnt కి సమానం y అనేది ∑Deiτωnt కి సమానం నేను ఈ x ను Ceiαωnt గా కూడా వ్రాయగలను మరియు నేను y ను Deiβωnt గా వ్రాయగలను అందువల్ల శాస్త్రీయంగా x y αβCDeiαβωntకు సమానం కనుక ఈ విధంగా క్వాంటంను యాంత్రికంగా సూచించాలని అనుకుంటున్నాను కాబట్టి శాస్త్రీయ ఫలితాన్ని వ్రాద్దాము x y αβCDeiαβωnt అని వ్రాద్దాం మరియు ఇది యాంత్రికంగా క్వాంటం విషయంలో ఉండదు ఎందుకంటే క్వాంటం యాంత్రికంగా నేను చూడగలిగే ఫ్రీక్వెన్సీలను మాత్రమే ఉంచడానికి అనుమతించాను కాబట్టి ఏదైనా ఏకపక్ష ఫ్రీక్వెన్సీ చూడలేము ఉదాహరణకు నాకు రెండు స్థాయిలు మూడు స్థాయిలుn ఉన్నాయనుకుందాం n నుండి α మరియు n నుండి కు పరివర్తన జరుగుతుంటే ఇవి రెండు ఫ్రీక్వెన్సీలు కానీ నేను ఫ్రీక్వెన్సీని చూడలేను నేను చూడగలిగే ఫ్రీక్వెన్సీ nn α మరియు దీని నుండి ఒకటి n α ఇది nn α β మరియు ఒకటి n α నుండి n α β వరకు నేను ఆ ఫ్రీక్వెన్సీ ని చూడగలను కాబట్టి రైట్స్ ఫ్రీక్వెన్సీ కాంబినేషన్ రూల్ అని పిలుస్తారు దీని ప్రకారం నేను ఫ్రీక్వెన్సీ nn α β అంటే nn αn αn α β చూడగలను అన్నీ ఫ్రీక్వెన్సీలను జోడించలేము అన్నీ ఫ్రీక్వెన్సీలను చూసాము ఇది కొన్నిసార్లు చక్రీయ రూపంలో కూడా వ్రాయబడుతుంది ఇది n α βnn αn αn α β0 దీనిని ర్యాలీ ఫ్రీక్వెన్సీ సమ్ రూల్ లేదా కాంబినేషన్ రూల్ అని పిలుస్తారు కాబట్టి అన్ని ఫ్రీక్వెన్సీల సమాచారం చూసాము ఈ నియమాన్ని అనుసరించండి మీరు దీన్నిఊహించగలరు ఒక స్థాయి కలయిక నుండి రెండవ స్థాయికి మరియు రెండవ స్థాయి నుండి మూడవ స్థాయికి వచ్చే ఫ్రీక్వెన్సీలను మాత్రమే నేను చూస్తాను నేను ఫ్రీక్వెన్సీని ఏకపక్షంగా కలపలేను కాబట్టి ఈ శాస్త్రీయ ఫలితాన్ని క్వాంటం మెకానిక్స్ కోణంలో వ్రాసేటప్పుడు నేను జాగ్రత్తగా ఉండాలి నేను కొన్ని కలయికలను మాత్రమే ఎంచుకోగలను కాబట్టి వాటిని చూద్దాం కాబట్టి ఇక్కడ ఒక ప్రశ్న ఏమిటంటే ఫ్రీక్వెన్సీలను యాదృచ్ఛిక పద్ధతిలో కలపలేము దీని అర్థం ఏమిటి మరో మాటలో చెప్పాలంటే కలయిక సూత్రం ఎందుకు కాబట్టి నేను ఇంతకుముందు చెప్పినట్లుగా నేను చాలా స్థాయిలు తీసుకుంటానని అనుకుందాం నేను గమనించిన ఫ్రీక్వెన్సీ ఉండకూడదు ఉదాహరణకు ఇది ఫ్రీక్వెన్సీ 1 అని ఇది ఫ్రీక్వెన్సీ 2 అని అనుకుంటే నేను ఈ కలయికను గమనించలేను 1 2 గమనించబడదు కాబట్టి నేను అన్ని ఫ్రీక్వెన్సీలను తీసుకోలేను మరియు వాటిని ఏ విధంగానైనా కలపలేను అయితే గమనించినది ఏమిటి అయితే ఇది ప్లస్ ఇది లేదా రెండవది ఈ ప్లస్ కనుకవాటిని రిట్జ్ కలయిక సూత్రాన్ని అనుసరించే పద్ధతిలో కలపాలి లేదా మొత్తం పరివర్తనను వరుసగా రెండు పరివర్తనాలుగా విభజించగలిగే ఒక నిర్దిష్ట ఫ్రీక్వెన్సీని నేను చూస్తున్నానని మీరు చెప్పవచ్చు అది దృశ్యమానం చేసే భౌతిక మార్గం ఇక్కడ నేను విచ్ఛిన్నం చేయలేను ఉదాహరణకు శాస్త్రీయ సందర్భంలో నేను విచ్ఛిన్నం చేయలేను నేను దానిని ఎడమ వైపున చూపిస్తున్నాను గులాబీ రంగులో ఈ రెండు పరివర్తనాల్లో చూపిన పరివర్తన మరియు అందువల్ల నేను ఫ్రీక్వెన్సీని అలాంటి పద్ధతిలో కలపలేను కాబట్టి X Y చేయడానికి తిరిగి వెళ్దాం కనుక నాకు ఆ ఫ్రీక్వెన్సీలు మాత్రమే ఉండాలి einn α β అనేది einn αn αn α βతప్ప మరొకటి కాదు నేను ఈ పద్ధతిలో మాత్రమే వాటిని కలపాలని అనుకుంటున్నాను nn αn αn α β నేను మిళితం చేయవలసిన ఏకైక మార్గం ఇదే ఎందుకంటే నేను nn α β అనగా En En α βℏ ని En EnEn En α βℏ గా వ్రాయగలను ఇక్కడ n ఇప్పుడు ఏదైనా ఇంటర్మీడియట్ స్టేట్స్ కావచ్చు మళ్ళీ ఈ ఉదాహరణకి తిరిగి గమనించినట్లైతే నేను ఈ శక్తి స్థాయిలను చేస్తాను నేను దీన్ని సూచిస్తున్నది ఇది నా n వ స్థాయి అని అనుకుందాం ఈ ఫ్రీక్వెన్సీ nn' గాని ఇది పైకి వెళ్తుంది మరియు క్రిందికి వస్తుంది మరియు ఈ విషయాలన్నింటినీ ఈ పద్ధతిలో కలపాలి అందువల్ల నేను ఈ తరహా ఫ్రీక్వెన్సీని కలుపుతున్నాను దానికి అనుగుణంగా నేను C తీసుకుంటే అది Cnn మరియు y కోసం ఇది Dnn α β అవుతుంది అందువల్ల X Y ఉండాలి నేను nn α β ఈ పదాన్ని పొందాలనుకుంటే ఇది nCnnDnn α βeinnnn α β కు సమానంగా ఉండాలి కాబట్టి మీరు రిట్జ్ ఫ్రీక్వెన్సీ కాంబినేషన్ రూల్ అని పిలిచే ఒక ప్రయోగాత్మక ఫలితాన్ని కలపడం చాలా క్రమపద్ధతిలో చేసారు ఆపై నేను దీన్ని ఎలా మిళితం చేయవచ్చో నిజంగా చూశాను కాబట్టి మనం పొందుతున్నది నేను సాధారణంగా వ్రాయగలను X Y nn τ భాగాన్ని nXnnYnn τ ద్వారా ఇవ్వబడుతుంది మరియు ఆధునిక భాషలో ఇది మాతృక Xn n' మరియు Yn n యొక్క మాతృక గుణకారం తప్ప మరొకటి కాదని నాకు తెలుసు రెండు మాత్రికల యొక్క గుణకారం నేను చేస్తున్నాను కాబట్టి హైసెన్బర్గ్కు ఆ సమయంలో మ్యాట్రిక్స్ మెకానిక్స్ తెలియదు భౌతిక శాస్త్రవేత్త వాటిని ఉపయోగించలేదు ఇది మరొక గొప్పతనం కాబట్టి అతను కైనమాటిక్ మార్పులు చేసారు మరియు పరిశీలించదగిన పరిమాణాల ద్వారా డైనమిక్ వేరియబుల్స్ను సూచించారు మరియు దీని అర్థం రేడియేషన్ యొక్క యాంప్లిట్యూడ్ మరియు ఫ్రీక్వెన్సీ గమనించబడింది అని కనుక x వంటి పరిమాణాన్ని ఎలా సూచించవచ్చు అంటే అనగా దాన్ని ఎలా వ్రాయవచ్చు అంటే x11 x12 ei12tమరియు నిలువు వైపు x21 ei21t x22 x23 ei23tఅని వ్రాయవచ్చు మరియు ఆ విధంగా ఇక్కడ nnEn En ℏ గా ఇవ్వబడుతుంది మరియు ఇది nn' ను బట్టి ప్రతికూలంగా లేదా సానుకూలంగా ఉంటుంది కాబట్టి నేను మాత్రికల ద్వారా అన్ని పరిమాణాలు సూచిస్తాను మరియు నేను మాత్రికలు అని సూచించాను కనుక అవి ఎలా గుణించబడతాయో నాకు తెలుసు నేను x y ను తీసుకుంటే ఇది X మాతృక మరియు Y మాతృక యొక్క మాత్రికల గుణకారం ఇది మాతృక బీజగణితం నుండి మనకు తెలిసినట్లుగా Y X కి సమానం కాదు కాబట్టి ఇది y x కు సమానం కాదు కాబట్టి ఈ ప్రాతినిధ్యం ద్వారా గుణకారం సాధారణ కాముటేటివ్ నియమం క్వాంటం మెకానికల్ ప్రాతినిధ్యానికి వర్తించదు ఇది సాంప్రదాయిక ఆలోచనా విధానం నుండి పెద్ద కైనమాటిక్ మార్పు ఇప్పుడు x v v x కి సమానం కాదుమరియు ఇది నిష్క్రమణ మరియు పరివర్తన రేటు లేదా బయటకు వచ్చే శక్తి రేటు ఇది అణువు యొక్క ఇంటెన్సిటీ |Cnn α|2 కి అనులోమానుపాతంలో ఉంటుంది ఇది n n α నుండి జరుగుతున్న పరివర్తన నేను Cnω ని నేరుగా లెక్కించగలిగితే సమాధానం నా దగ్గర ఉంది నేను క్వాంటం మెకానికల్ గా సమస్యను పరిష్కరిస్తాను ఇది ఎలా జరుగుతుంది క్వాంటం కండిషన్ లు ఏమిటి మరియు డైనమిక్ గా ఎలా అనుసరిస్తుంది అనేది తదుపరి రెండు ఉపన్యాసాలలో చర్చించబడుతుంది ధన్యవాదాలు